ఈ ఉపన్యాసంలో మేము IoT లోని నెట్వర్కింగ్ సమస్యలను చర్చించబోతున్నాము మునుపటి ఉపన్యాసాలలో కనెక్టివిటీ సమస్యలు సవాళ్లు ఏమిటి అందుబాటులో పరిష్కారాలు ఏమిటి ఉన్నాయి మనము చర్చించాము నెట్వర్కింగ్ దృక్కోణం నుండి మేము IoT వ్యవస్థలను ఏర్పాటు చేసే విభిన్న ఇతర అంశాలను పరిశీలిస్తాము ఆ క్రమంలో చెప్పటానికి అక్కడ ఉన్న పరిష్కారాలు ఏమిటి విలక్షణమైన నెట్వర్క్ ఒక సోర్స్ డేటా సోర్స్ లేదా సెన్సార్లతో కూడిన బహుళ డేటా సోర్స్లను కలిగి ఉంటుంది సాధారణంగా సెన్సార్లు RFID లు ఇవి డేటాను సేకరించి భౌతిక వాతావరణంతో సంకర్షణ చెందుతాయి ఆపై డేటా మరింత ప్రాసెసింగ్ కోసం వేరే చోటికి పంపబడుతుంది ప్రాసెసింగ్ ఆధారంగా డేటా విశ్లేషించబడుతుంది కొన్ని వ్యవస్థ అమలు అవుతుంది ఇది యాక్చువేట్ చేయబడవచ్చు లేదా ఉండకపోవచ్చు లేదా సిస్టమ్తో సంబంధం ఉన్న ఏదైనా యాక్చుయేషన్ ఉండకపోవచ్చు మునుపటి ఉపన్యాసాలలో ఈ రెండు రకాలను చూశాము నెట్వర్క్ దృక్కోణం నుండి నెట్వర్క్ను ఎలా సెటప్ చేయాలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఈ IoT పరికరాలు చాలా తక్కువ ప్రాసెసింగ్ శక్తిని కలిగి ఉంటాయి అవి పరిమాణంలో చాలా చిన్నవి శక్తి పరిమితులు సాధారణంగా బ్యాటరీతో పనిచేస్తాయి చిన్న పరిమాణం ఉన్నందున ఉపయోగించే బ్యాటరీలు కూడా చిన్నవి మరియు బ్యాటరీల యొక్క ఎలెక్ట్రోకెమికల్ పరిమితి కారణంగా ఈ బ్యాటరీలు చాలా పరిమితమైన జీవితకాలం కలిగి ఉంటాయి కాబట్టి మీరు హార్డ్వేర్ సాఫ్ట్వేర్ మరియు అల్గోరిథమిక్ స్థాయిలో పరిష్కారాలను కలిగి ఉండాలి ఇది చాలా తక్కువ శక్తిని వినియోగిస్తుంది నెట్వర్క్ దృక్కోణం నుండి ప్రత్యేకంగా మనకు వ్యవస్థలు ప్రోటోకాల్లు పరిష్కారాలు అల్గోరిథంలు అవసరం ఇవి చాలా తక్కువ శక్తిని వినియోగిస్తాయి IoT పరికరాల్లో శక్తి పరిమితులు ఉన్నాయి అవి పరిమాణంలో చిన్నవి మరియు చాలా పరిమిత ప్రాసెసింగ్ శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి ఈ పరిమితులను దృష్టిలో ఉంచుకుని IoT లో ఉపయోగం కోసం రూపొందించిన నెట్వర్క్ ప్రోటోకాల్లను రూపొందించాలి ఈ నెట్వర్క్లు సాధారణంగా చాలా తక్కువ నిర్గమాంశానికి ఉన్నాయి తత్ఫలితంగా ప్యాకెట్ నష్టం కూడా ఎక్కువగా ఉంటుంది మరియు అవి చిన్న ఉపయోగకరమైన పేలోడ్ పరిమాణాన్ని కలిగి ఉంటాయి మరియు చాలా సందర్భాలలో ఈ నెట్వర్క్లు వాటి టోపోలాజీలో తరచుగా మార్పుల ప్రవర్తనను కూడా ప్రదర్శిస్తాయి అందువల్ల ఇది చాలా పరిమితమైన డైనమిక్ రకమైన దృష్టాంతం మరియు నెట్వర్కింగ్ పరిష్కారాలతో రావడం ఈ వ్యవస్థల్లో పెద్ద సవాలు కాబట్టి TCP IP పై ఆధారపడిన క్లాసికల్ ఇంటర్నెట్ మనమందరం ఉపయోగించే క్లాసికల్ ఇంటర్నెట్ ఈ పరిమితి IoT పరికరాల కోసం కాదు సంపూర్ణ దృక్పథం నుండి సవాళ్లను వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు ప్రాప్యత విషయంలో మనకు సవాళ్లు ఉన్నాయి భిన్నమైన యాక్సెస్ వైవిధ్య ట్రాఫిక్ ఈ నెట్వర్క్ల ద్వారా ప్రవహిస్తుంది నెట్వర్క్లలో ఉపయోగించబడే ఈ పనిచేసే పరికరాలచే పరికరాలు విక్రేతలు లక్షణాలు ప్రమాణాలు ప్రోటోకాల్లలో వైవిధ్యత ఉంది అన్ని విధాలుగా ఇవి అడ్డంకులు IoT గురించి ఆలోచించడం చెట్టు ట్రంక్ మరియు ఆకులు ఉన్నాయి స్మార్ట్ హెల్త్ కేర్ స్మార్ట్ ట్రాన్స్పోర్ట్ స్మార్ట్ సిటీస్ స్మార్ట్ ఎనర్జీ స్మార్ట్ రిటైల్ స్మార్ట్ హోమ్ స్మార్ట్ సిటీస్ వంటి విభిన్న ఐయోటి అప్లికేషన్లు IoT సందర్భంలో మనం మాట్లాడే ఈ స్మార్ట్ విషయాలన్నీ చెట్టు ఆకులతో సమానంగా ఉంటాయి చెట్టు యొక్క దిగువన ఈ మూలాలు ఉన్నాయి ఈ మూలాలు కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ మరియు పరికర సాంకేతికతలు వంటివి కాబట్టి ఈ ప్రోటోకాల్లు మరియు పరికర సాంకేతికతలు చెట్టు యొక్క మూలాల మాదిరిగా ఉంటాయి బ్లూటూత్ జిగ్బీ జెడ్ వేవ్ వై ఫై సెన్సార్లు మరియు యాక్యుయేటర్స్ వంటి సాంకేతికతలు చెట్టు యొక్క విభిన్న మూలాలు IoT అనువర్తనాలను పరిశీలిస్తే నేను ఇప్పుడే పేర్కొన్న ప్రోటోకాల్లు చాలా పైన మరియు టెక్నాలజీల వంటి మూలాలు ఈ అనువర్తనాలకు మద్దతు ఇచ్చే తగిన ట్రంక్తో ముందుకు రావడం లక్ష్యం మరియు మనం చెట్టు యొక్క మూలాలతో కనెక్ట్ అవుతాము ట్రంక్ ప్రాథమికంగా IoT యొక్క ఆర్కిటెక్చర్ రిఫరెన్స్ మోడల్ IoT యొక్క ఆర్మ్ మోడల్ కాబట్టి మొత్తం ఆప్టిమైజేషన్ రకమైన దృక్కోణం నుండి మనం కనీస మూలాలను సృష్టించడానికి వీలు కల్పించే సంభావ్య ట్రంక్ను ప్రతిపాదించాల్సిన అవసరం ఉందని లక్ష్యాన్ని చెప్పవచ్చు ఇది మొత్తం లక్ష్యం వలె ఆలోచించవచ్చు ఆప్టిమైజేషన్ లక్ష్యం IoT నాన్ ఐపి ఆధారిత యాజమాన్యాన్ని అందిస్తుంది విక్రేత నిర్దిష్ట పరిష్కారాల ద్వారా IPv6 గురించి మాట్లాడుతుంది కాబట్టి 6LoWPAN కంటె IPv6 ఏటువంటి సాంకేతికత ఏటువంటి ప్రోటోకాల్ అంటే ఇది ఒక నిర్దిష్ట 6LoWPAN వర్కింగ్ గ్రూప్ చేత పని చేయబడుతోంది అదేవిధంగా IoT అవసరాలను ఇంటర్నెట్కు అనుసరించడం గురించి మాట్లాడే ఇతర వర్కింగ్ గ్రూపులు కూడా ఉన్నాయి ROLL ప్రాథమికంగా తక్కువ శక్తిని కోల్పోయే నెట్వర్క్లపై రౌటింగ్ చేస్తోంది CoRE అనేది పరిమితి లేని వాతావరణాలు 3 వేర్వేరు వర్కింగ్ గ్రూపులు ఉన్నాయి ఐపి కంటే ఐఒటి యొక్క మద్దతును పొందడానికి బహుళ మరియు వేర్వేరు కార్యక్రమాలు ఉన్నాయి అంటే ప్రస్తుతం ఉన్న ఇంటర్నెట్ వేర్వేరు సెన్సార్ వ్యవస్థలు యాజమాన్య పరిష్కారాలను యాజమాన్య ప్రోటోకాల్ స్టాక్ను ఉపయోగించవచ్చు మరొక వైపు ల్యాప్టాప్లు డెస్క్టాప్లు అప్పుడు ఈ పిడిఎలు మరియు అనేక ఇతర పరికరాలు సాధారణంగా ఉన్న ఫ్రేమ్వర్క్లో ఇంటర్నెట్ యొక్క ప్రస్తుత టిసిపి ఐపి ప్రోటోకాల్ స్టాక్ను ఉపయోగిస్తాయి ఈ యాజమాన్య పరిష్కారాలను ఇంటర్నెట్ యొక్క ప్రస్తుత ఫ్రేమ్వర్క్కు సరిపోయే ఒక పరిష్కారాన్ని మనం తీసుకురావాలి ఇది ల్యాప్టాప్లు పిడిఎలు మరియు ఇతర వైర్లెస్ పరికరాలకు మద్దతు ఇస్తుంది ఇది మనం మాట్లాడుతున్న సంపూర్ణ ఫ్రేమ్వర్క్ కాని ఈ ఐపియేతర పరిష్కారాల లోపం తుది వినియోగదారులకు API లు కాబట్టి తుది వినియోగదారులకు పరిమిత వశ్యత ఉంటుంది ఇంటర్ఆపెరాబిలిటీ పరంగా విక్రేత నిర్దిష్ట ఎంచుకుంటాయి ఎవరో ఇంగ్లీష్ మాట్లాడతారు ఎవరో ఫ్రెంచ్ మాట్లాడతారు ఎవరో హిందీ మాట్లాడతారు వారు ఒకరితో ఒకరు ఎలా మాట్లాడగలరు సాధారణ భాష లేదు వాటి మధ్య పరస్పర సామర్థ్యం లేదు కాబట్టి ఈ రకమైన వైవిధ్యతను జయించటానికి మీరు ఒక సాధారణ ఫ్రేమ్వర్క్ కలిగి ఉండాలి ఈ అసమాన పరికరాలు వేర్వేరు యాజమాన్య ప్రమాణాలను ఒకదానితో ఒకటి మాట్లాడేలా చేస్తాయి ఇంటర్పెరాబిలిటీ అనేది ఈ సమస్య ఇది భిన్న వైవిధ్యత యొక్క సవాలును అన్ని రకాలుగా జయించడం గురించి మాట్లాడుతుంది ఎందుకంటే ఇవి స్కేల్ చేయాల్సిన నమూనాలు కాదు తద్వారా స్కేలబిలిటీని నిర్వహించవచ్చు అక్కడ ఇది IP స్కేలబుల్ పరిష్కారం ఈ యాజమాన్య విక్రేత నిర్దిష్ట పరిష్కారాల మాదిరిగా కాకుండా కొలవలేనివి కాబట్టి మనకు వేర్వేరు IP ఆధారిత పరిష్కారాలు ఉన్నాయి మరియు సాధారణంగా IETF ద్వారా వేర్వేరు కార్యక్రమాలను అనుసరిస్తాయి 6LoWPAN ROLL మరియు CoRE 3 వేర్వేరు ముఖ్యమైనవి IPv6 హెడర్ కంప్రెషన్ ఎన్క్యాప్సులేషన్ గురించి మాట్లాడుతుంది ఇవి నెట్వర్క్ లేయర్ నుండి IPv6 ప్యాకెట్లను IEEE 802 4 ఆధారిత నెట్వర్క్ల ద్వారా ప్రసారం చేయడానికి వీలు కల్పిస్తాయి ROLL అనేది ఒక కొత్త రకమైన రౌటింగ్ ప్రోటోకాల్ దీనిని IoT ఆధారిత అనువర్తనాల కోసం ఉపయోగించవచ్చు నిరోధిత RESTful పర్యావరణం నెట్వర్క్ల నుండి సేవా స్థాయికి IoT పరికరాల ఏకీకరణను విస్తరించింది మరియు ఇది చాలా అవసరం ఇది ఒక ముఖ్యమైన విషయం సేవా స్థాయి సాధారణంగా నెట్వర్క్ల గురించి IoT ఉపయోగించిన సందర్భంలో ఈ నెట్వర్క్ల నుండి డేటాను సేకరిస్తుంది CoRE చాలా కీలకమైనది మరియు IoT సమాజంలో ఆకర్షణ ఉంది మనకు వేర్వేరు IoT పరికరాలు ఉన్నాయి అవి things మరియు ఈ విషయాలు సెన్సార్ ద్వారా ప్రారంభించబడ్డాయి సెన్సార్ ఆధారితమైనవి ఇవి IoT ఆధారితమైనవి IoT ఆధారిత విషయాలు సెన్సార్ ద్వారా ప్రారంభించబడ్డాయి ఈ డేటా ఈ things నుండి సేకరించబడుతుంది ఇవి వేర్వేరు సెన్సార్లతో అమర్చబడి ఉంటాయి ఇవి సేకరించిన డేటాను లోకల్ ఏరియా నెట్వర్క్ వంటి వాటి ద్వారా ప్రసారం చేస్తాయి డేటా ఇంటర్నెట్ ద్వారా బ్యాక్ ఎండ్ వరకు బ్యాక్ ఎండ్లో సర్వర్ల వంటి అన్ని రకాల ప్రాసెసర్లు ఉంటాయి మనకు క్లౌడ్ మొదలైన వాటితో సహా నిల్వ పరికరాలు ఉంటాయి ఆధునిక సందర్భంలోక్లౌడ్ ఆధారిత సేవలు ప్రాసెసింగ్ నిల్వ కోసం వాడుతారు ఇది నెట్వర్క్ మరియు సంబంధిత ప్రోటోకాల్లు ఆర్కిటెక్చర్ మరియు ఇతర అంశాలు యొక్క పరిష్కారాలను మనం చాలా వివరంగా అర్థం చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఈ ఉపన్యాసంలో మేము నెట్వర్కింగ్ అంశాల యొక్క మొత్తం భావన గురించి మీకు పరిచయం చేస్తున్నాము ఇప్పటికే ఉన్న ఇంటర్నెట్ ద్వారా IoT కి మద్దతు ఇవ్వడానికి వేర్వేరు IETF కార్యక్రమాలు ఉన్నాయి CoRE గురించి మాట్లాడుదాం ఇది నిర్బంధ RESTful వాతావరణాలు REST ఒక ఎక్రోనిం నిర్బంధిత IoT పరికరాల కోసం మరియు IoT వాతావరణాలకు ఉపయోగపడే అనువర్తనాల కోసం CoRE ఒక వేదికను అందిస్తుంది ఈ ఫ్రేమ్వర్క్ సెన్సార్లు మరియు యాక్యుయేటర్ వనరులు మరియు వెబ్ వనరులను చూస్తుంది ఫ్రేమ్వర్క్ అనువర్తనాలకు పరిమితం చేయబడింది ఇది ప్రాథమిక సెన్సార్లను పర్యవేక్షిస్తుంది మరియు యాక్యుయేటర్లను పర్యవేక్షిస్తుంది CoAP సేవా ఆవిష్కరణకు ఒక యంత్రాంగాన్ని కలిగి ఉంది మరియు ఈ సేవా ఆవిష్కరణ చాలా ఆసక్తికరంగా చేస్తుంది CoRE పరికరాలు మినీ వెబ్ సర్వర్లు ఇవి వనరులను వనరుల డైరెక్టరీ కు మరియు రిజిస్ట్రేషన్ ఇంటర్ఫేస్కు కు నమోదు చేస్తాయి రిసోర్స్ డైరెక్టరీ అనేది ఒక తార్కిక నెట్వర్క్ నోడ్ ఇది ఒక నిర్దిష్ట IoT పరికరాల గురించి సమాచారాన్ని నిల్వ చేస్తుంది ఏదైనా తార్కిక IoT నోడ్లో IoT పరికరాల సమితి గురించి సమాచారాన్ని నిల్వ చేస్తుంది మరోవైపు రిజిస్ట్రేషన్ ఇంటర్ఫేస్ REST ఆధారిత ప్రోటోకాల్కు మద్దతు ఇస్తుంది REST ఆర్కిటెక్చర్ యొక్క పూర్తి రూపం రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్ ఆర్కిటెక్చర్ ఇది ఇప్పటికే ఉన్న ఇంటర్నెట్ కోసం http వంటి ప్రోటోకాల్లకు మద్దతు ఇస్తుంది IoT కొరకు CoAP అయిన REST కి సమానం మనం కొంచెం మరింత వివరంగా మాట్లాడుధాము IoT పరికరాల ఆవిష్కరణ కోసం IoT క్లయింట్ లుక్అప్ ఇంటర్ఫేస్ను ఉపయోగిస్తుంది ఇప్పుడు అంతా బాగానే ఉంది నెట్వర్క్ నిర్మించబడింది అయితే నెట్వర్క్ సేవా హామీల నాణ్యతను అందించగలదా లేదా కనీసం కొన్ని ఆమోదయోగ్యమైన సేవా నాణ్యతను అందించగలదా IoT నెట్వర్క్ సేవ యొక్క నాణ్యత IoTవిభిన్న ఉపరితలాలను IoT పరికరాల ద్వారా ఉత్పన్నమయ్యే వైవిధ్య ట్రాఫిక్ను నియంత్రించడం ద్వారా అనువర్తనాలకు అందించడం గురించి మాట్లాడుతుంది IoT నెట్వర్క్ల కోసం QoS విధానాలలో వనరుల వినియోగం డేటా సమయపాలన డేటా లభ్యత మరియు డేటా డెలివరీ ఉన్నాయి QoS సందర్భంలో మరియు IoT నెట్వర్క్ల కోసం QoS ని భరోసా చేసే 4 వేర్వేరు లక్షణాలు ఇవి వనరుల వినియోగం 4 లో మొదటిది ఇది డేటా రిసెప్షన్ మరియు ట్రాన్స్మిషన్ కోసం నిల్వ మరియు బ్యాండ్విడ్త్ పై నియంత్రణ భావన గురించి మాట్లాడుతుంది నెట్వర్క్ల సందర్భంలో వనరులు అంటే నిల్వ బ్యాండ్విడ్త్ మొదలైనవి నిల్వ మరియు బ్యాండ్విడ్త్ వంటి ఈ వనరులపై నియంత్రణ కోసం రిసెప్షన్ మరియు ట్రాన్స్మిషన్ QoS ప్రమాణంగా పరిగణించాలి వనరుల వినియోగం కోసం QoS విధానాలు వనరుల పరిమితి విధానాన్ని కలిగి ఉంటాయి ఇది బఫరింగ్ సందేశ మొత్తాన్ని నియంత్రిస్తుంది మరియు ఇది మెమరీ పరిమితి IoT పరికరాలకు ఉపయోగపడుతుంది రెండవది వనరుల వినియోగం కోసం QoS విధానం టైమ్ ఫిల్టర్ పాలసీ ఇది బఫర్ ఓవర్ఫ్లోను నివారించడానికి డేటా నమూనా రేటును నియంత్రిస్తుంది మరియు ఇంటర్ arrival సమయం గురించి మాట్లాడుతుంది ఇవి నెట్వర్క్ బ్యాండ్విడ్త్ మెమరీ మరియు ప్రాసెసింగ్ శక్తిపై నియంత్రణ గురించి మాట్లాడుతాయి సమయస్ఫూర్తి అవసరాలు ఉన్న ప్రాంతము ఉదాహరణకు గుండెపోటు ఉన్న రోగికి ఆరోగ్య సంరక్షణ QoS ప్రమాణం రిసీవర్ ముగింపులో అందుకున్న డేటా కొలుస్తుంది ఎవరైనా గుండెపోటుతో ఉండవచ్చు ఆ సమాచారం ఉన్న ప్యాకెట్ లో అది తాజాగా ఉందా డేటా సకాలంలో అందుకున్నదా కాదా ఉంటుంది ఈ అనువర్తనాల్లో చాలావరకు ఇది చాలా ముఖ్యమైన విషయం IoT నెట్వర్క్ల కోసం డేటా సమయపాలన విధానాలు గడువు విధానాన్ని కలిగి ఉంటాయి అంటే డేటా యొక్క గరిష్ట ఇంటర్ రాక సమయం గరిష్ట ఇంటర్ రాక సమయం ఎంత ఇది చాలా ముఖ్యమైన విధాన పున పరిశీలన రెండవ విధాన పరిశీలన జాప్యం బడ్జెట్ విధాన పరిశీలన ఇది డేటా ట్రాన్స్మిషన్ మరియు రిసెప్షన్ మధ్య సోర్స్ ఎండ్ నుండి రిసీవర్ ఎండ్ వరకు గరిష్ట సమయ వ్యత్యాసం కాబట్టి డేటా సమయపాలన కోసం ఇవి రెండు వేర్వేరు పరిగణనలు తరువాతి లక్షణం డేటా లభ్యత ఈ పేరు సూచించినట్లుగా చెల్లుబాటు అయ్యే డేటా మొత్తం యొక్క కొలత పంపినవారు లేదా నిర్మాత రిసీవర్ లేదా వినియోగదారునికి అందించినది IoT నెట్వర్క్లలో డేటా లభ్యత కోసం QoS విధానాలలో మన్నిక విధానం జీవిత కాలం విధానం మరియు చరిత్ర విధానం ఉన్నాయి ఈ ఆంగ్ల పదం సూచించిన మన్నిక పంపినవారు ప్రసారం చేసే డేటా నిలకడ యొక్క నియంత్రణ డేటా నిలకడ ముఖ్యం అంటే పంపినవారు అందుబాటులో లేన తర్వాత కూడా రిసీవర్కు డేటా లభ్యతను నిర్ధారించడం రిసీవర్ వద్ద డేటా యొక్క నిలకడ చాలా ముఖ్యమైన మన్నిక విధాన పరిశీలన ప్రసార డేటా చెల్లుబాటు అయ్యే వ్యవధిపై నియంత్రణ గురించి జీవితకాలం విధానం మాట్లాడుతుంది నెట్వర్క్ ద్వారా ఎంత డేటా గ్రహించబడుతోంది మరియు ప్రసారం చేయబడుతోంది అది ఎంత సమయం మనుగడ సాగిస్తుంది ఎంత సమయం జీవించబోతోంది ఇది జీవితకాలం విధానం చరిత్ర విధానం డేటాకు అందుబాటులో ఉన్న మునుపటి డేటా ఉదంతాల సంఖ్యను నియంత్రించడం డేటా చరిత్రలో రిసీవర్కు ఇలాంటి ఎన్ని సందర్భాలు అందుబాటులో ఉన్నాయి డేటా డెలివరీ చివరిది ఇది పంపినవారి నుండి రిసీవర్ వరకు నమ్మకమైన డేటాను విజయవంతంగా స్వీకరించడాన్ని కొలుస్తుంది డేటా డెలివరీ కోసం QoS విధానాలు విశ్వసనీయత విధానం ఇది డేటా పంపిణీ మరియు రవాణా ప్రాధాన్యతతో అనుబంధించబడిన విశ్వసనీయత స్థాయి నియంత్రణ గురించి మాట్లాడుతుంది ఇది దాని ప్రాధాన్యత స్థాయికి అనుగుణంగా డేటాను ప్రసారం చేయడానికి అనుమతిస్తుంది దీనితో మనం IoT నెట్వర్క్ల యొక్క మొదటి భాగం ముగింపుకు వస్తాము మనం IoT లో నెట్వర్కింగ్ యొక్క విభిన్న ఇతర అంశాలతో కొనసాగుతాము మరియు మేము ఆ విషయాల గురించి మాట్లాడే ముందు వివరంగా మరికొన్ని విషయాలు కూడా పరిగణించాల్సిన అవసరం ఉంది మరియు దాని గురించి మనం తదుపరి ఉపన్యాసంలో మాట్లాడబోతున్నాం Thank you ధన్యవాదాలు